గోల్ స్టాక్ ప్లానింగ్ సస్మాన్ యొక్క అసాధారణత మనం ప్లానింగ్ గురించి చదువుతున్నాము చివరి తరగతిలో రెండు విధానాలను చూశాము ఒకటి ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానింగ్ మరొకటి బ్యాక్ వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానింగ్ ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్ ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానింగ్ ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్ ఇది మొదటి స్టేట్ నుంచి ప్రారంభించిన గోల్ స్టేట్ ని కనుగొనేంత వరకు చర్యలను అనువర్తించడం ద్వారా ముందుకు సాగే దిశలో చర్యలను పరిగణిస్తుంది ఇది చర్యలను వెనుకబడిన దిశలో పరిగణిస్తుంది ఇంకా సాగే దిశలో కూడా ప్లానింగ్ ను నిర్మిస్తుంది మరియు ఇది ప్లానింగ్ ను వెనుక దిశలో నిర్మిస్తుంది ఆ కోణంలో చర్యల కోసం వెతకడం మరియు ఒక ప్లాన్ ను నిర్మించడం అనే రెండు ప్రక్రియలు చాలా దగ్గరగా జతచేయబడతాయి ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్ లో మనము మొదటి యాక్షన్ కొరకు చూడటం ప్రారంభిస్తాం తరువాత మొదటి చర్యను ఎంచుకున్న వెంటనే ఇది మన ప్లాన్ యొక్క మొదటి చర్య అని మేం చెబుతున్నాం ఈ పద్ధతిలోమనం ప్లాన్ ను కూడా ముందు దిశలో నిర్మిస్తాము అదేవిధంగా బ్యాక్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్లో చివరి చర్యను చూడటం తో ప్రారంభిస్తాము చివరి చర్య కోసం చూస్తున్నాము నా చివరి చర్య ఏమిటి ఆపై ప్లాన్ ను వెనుకబడిన పద్ధతిలో కూడా నిర్మించండి ఇది ప్లాన్ యొక్క నా చివరి చర్య అవుతుంది ఇప్పుడు మీకు గుర్తుంటే ఇక్కడ సంబంధిత చర్య యొక్క ఈ భావన మనకు ఉంది మరియు చర్య యొక్క ప్రభావం ఉంటే చర్య సంబంధితమని చెప్పబడింది ఇంటర్ సెక్షన్ గోల్ ఖాళీగా లేదు మరియు అది నెగెటివ్ ఎఫెక్ట్స్ను కలిగి ఉండకపోతే ఏ రకమైన గోల్ ని మరల్చింది మనకు సంబంధిత చర్య యొక్క భావన మరియు తిరోగమన భావన ఉంది మనము ఒక చర్యపై గోల్ నితిరిగి పొందవచ్చు g యొక్క ఎఫెక్ట్స్ ను g మైనస్గా పొందినట్లయితే g అనే సబ్ గోల్ పొందుతాము ఎందుకంటే చర్యలు అవుతాయని ఆశిస్తున్నాము చర్య ప్రభావాలను ఉత్పత్తి చేస్తుంది మొత్తం విషయం యూనియన్ p షరతులు a ఇదే విధంగా మనం ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్ కోసం కలిగిఉన్నాము చర్య యొక్క వర్తించే భావన మరియు పురోగతి యొక్క భావన ఒక స్టేట్ మరొక స్టేట్ కంటే పురోగమిస్తుంది అందువలన మీరు దానిపై పురోగతి సాధించవచ్చు ఈరిగ్రెషన్ పురోగతి మరియు అనువర్తించడం మరియు ఔచిత్యం అనే భావన ప్రాథమికంగా ఉపయోగించబడింది ఈ రెండు నక్షత్రాలను చేయడానికి చర్యల కోసం చూడటం మరియు ఒకే సమయంలో ప్లాన్ ను నిర్మించడం ప్లాన్ ని రూపొందించే ప్రక్రియ ఏమిటంటే మీరు ఒక స్టేట్ నుంచి మరో స్టేట్ కి మారాలి తరువాత వర్తించే చర్య కొరకు చూడండి తరువాత తదుపరి స్టేట్ కి వెళ్లండి మరియు వర్తించే చర్య కొరకు చూడండి తదుపరి స్టేట్ కి తరలి వెళ్లండి ఇక్కడమీరు సంబంధిత చర్యను చూస్తున్నారు మీరు ఒక గోల్ ని చూస్తారు సంబంధిత చర్యను కనుగొనండి ఒక గోల్ g' కు తిరిగి వెళ్లండి మరియు ఆ సమయంలో క్రొత్త చర్యను కనుగొనడానికి ప్రయత్నించండి అప్పుడు మనం గమనించినది ఏమిటంటే ఇది ఒక మంచి ప్రక్రియ మీరు ఒక స్టేట్ నుండి మరొక స్టేట్ కి వెళ్ళినప్పుడు మీకు లభించేది చట్టబద్ధమైన స్టేట్ ముఖ్యంగా ఇది ధ్వని కానీ ఇది ధ్వని కాదు మనం అంచనాల సమితికి తిరోగమించవచ్చని చూశాము అది స్టేట్లో భాగం కాలేదు ఉదాహరణకు మీరు అదే సమయంలో A ని పట్టుకోవడం మరియు B ని పట్టుకోవడం వంటివి కలిగి ఉండవచ్చు ఇది ఒక స్టేట్ లో సాధ్యం కాదు ఎందుకంటే మనం ఒక ఆర్మ్ రోబోట్ను పరిశీలిస్తున్నాము మీరు చేయగలరు ఈ రిగ్రెషన్ ప్రాసెస్ స్టేట్స్ సమితి క్రింద క్లోస్డ్ కాదు మీరు సాధ్యమయ్యే స్టేట్ తో ప్రారంభించవచ్చు మరియు మీరు దేనితోనైనా ముగించవచ్చు ఇది ఒక స్టేట్ కాదు అయితే ఇది ధ్వని మరియు మీరు ఎల్లప్పుడూ స్టేట్స్లో ముగుస్తుంది అందుకే మనం బ్యాక్వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానింగ్ చేసినప్పుడు ఒకటి చెప్పాము చేయవలసిన పనులు ఏమిటంటే మీరు చర్యల క్రమాన్ని కనుగొన్న తర్వాత అది అంగీకరించే ముందు ఇది చెల్లుబాటు అయ్యే ప్లాన్ కాదా అని తనిఖీ చేయాలి ఇది ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానింగ్ యొక్క ప్లస్ పాయింట్ మరియు ఇది బ్యాక్వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానింగ్ యొక్క నెగిటివ్ పాయింట్ మరోవైపు ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానింగ్లో మనకు పెద్ద బ్రాంచింగ్ ఫ్యాక్టర్ ఉంది ఎందుకంటే స్టేట్ పూర్తిగా వివరించబడింది దీనికి వందలాది వాస్తవాలు ఉండ వచ్చు వర్తించే వందలాది చర్యలు ఉండవచ్చు ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానింగ్ ఆ వందల చర్యలను పరిశీలిస్తుంది మరియు వాటిలో ఒకదాన్ని ఎంచుకుంటుంది బ్యాక్వర్డ్ డైరెక్షన్ సెర్చ్లో బ్రాంచింగ్ ను కలిగి ఉంది మరియు దానికి కారణం మనం గోల్ పై దృష్టి పెట్టడం మనం గోల్ ని పొందడానికి ఏమి చేయాలో చూడటానికి ప్రయత్నిస్తున్నాము ప్రెడికేట్స్స్టేట్ లోకి సూచించబడింది ముఖ్యంగా బ్యాక్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్ కు ఇది ప్లస్ పాయింట్ ఈ రోజు మనం ఈ రెండు లక్షణాలను మిళితం చేసేఅల్గోరిథంను చూడాలనుకుంటున్నాము దీని అర్థం ఏమిటి మనం ఒక అల్గోరిథం ను చూడాలనుకుంటున్నాము ఇది గోల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి గోల్ డైరెక్టెడ్ ఫ్యాషన్ లో చర్యలను పరిశీలిస్తుంది అయితే ఇది స్టార్టింగ్ స్టేట్ నుండి గోల్ స్టేట్ కి ప్లాన్స్ ను నిర్మిస్తుంది ముఖ్యంగా దీని అర్థం మనం దీని నుండి ప్రయోజనం పొందుతాము గోల్ డైరెక్టెడ్ సెర్చ్ లో బ్రాంచింగ్ ఫ్యాక్టర్ మరియు ఒక ప్లాన్ ను ముందుకు సాగించే సౌలభ్యం ఉంది ఈ విషయంలో మీరు కొంచెం ఆలోచించాలి పురోగతి చర్య ఎందుకు ధ్వనిస్తుంది మరియు విచారం చర్యలు ఆ కోణంలో సౌష్టవంగా లేవు ముఖ్యంగా మీరు రెండు విధాలుగా నిరూపించలేరు ఇవి ఒక రకమైన సమయం యొక్క బాణం ఇది ఒక ప్రీ కండిషన్ అని చెబుతుంది మరియు ఇది పోస్ట్ కండిషన్ అందువల్ల మీరు ముందస్తు పరిస్థితులను చూడటం ద్వారా మరియు పోస్ట్ కండిషన్ ల చర్యను ధ్వనిగా చేయకపోవడం ద్వారా మాత్రమే ప్లాన్ లను నిర్మించగలరు ఈ రోజు మీరు చూడాలనుకుంటున్న అల్గోరిథం ను గోల్ స్టాక్ ప్లానింగ్ అంటారు ఇది వాస్తవానికి ప్రారంభ ప్లాన్ అల్గోరిథంలలో ఒకటి మరియు వాస్తవానికి స్కిప్స్ ప్రోగ్రామ్ లో ఉపయోగించబడింది ఇది మనం మాట్లాడిన స్టాన్ఫోర్డ్ లోని రోబోట్ను నియంత్రించడానికి ఉపయోగించ బడింది గోల్ స్టాక్ ప్లాన్ యొక్క సాధారణ ఆలోచన క్రిందిది నేను ఏమి చేయబోతున్నా నంటే ప్లానర్ గురించి ఉన్నత స్థాయి వివరణ ఇస్తాను ఆపై ముఖ్యంగా ఒక ఉదాహరణను కొంచెం వివరంగా చూద్దాం కాబట్టి పేరు సూచించినట్లుగా ఇది లాజిక్ చేయడానికి ఒక స్టాక్ను ఉపయోగిస్తుంది మరియు మనం ఈ క్రింది వాటిని చేస్తాము అదే సమయంలో ఒక ఉదాహరణను కూడా పరిశీలిద్దాం ఇది ఒక ఉదాహరణ అని చెప్పండి మరలా మనం బ్లాక్లను ఆశ్రయించాము ఎందుకంటే మనకు ఇది బాగా తెలుసు కానీ ఇవి మనం పరిశీలిస్తున్న జనరల్ డొమైన్ ఇండిపెండెంట్ అల్గోరిథమ్స్ అని మీరు గుర్తుంచు కోవాలి స్టార్టింగ్ స్టేట్ మరియు నేను దేనినీ గీయడం లేదు ఇది సంబంధితమైనది మీరు ఊహించవచ్చు యాభై బ్లాక్లు ఉన్నాయి నేను ఇక్కడ గీయలేదు ఇది మా ప్లాన్ లో జోక్యం కాదు మనం ఈ రోజు ప్లానింగ్ చర్యలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాము గోల్ స్టేట్ అది B పై A కావాలి అనుకుందాం మరియు మీకు D పై B కావాలి అని చెప్పండి ముఖ్యంగా మీరు వాస్తవంగా నిజం ఏమిటో పట్టించుకోరు గోల్ AB మరియు BD మీద ఉంది నా స్టేట్ డిస్క్రిప్షన్లో ఈ రెండు ప్రిడికేట్లు ఉన్నంతవరకు నేను ఒక గోల్ స్టేట్ అని పిలుస్తాను ముఖ్యంగా అంటే AB లో ఉన్నంత వరకు మరియు BD లో ఉన్నంత వరకు ఇది ఏ స్టేట్ లో ఉన్నా అది గోల్ స్టేట్ మీరు దీనిని స్టేట్స్ సమితిగా భావించవచ్చు ఈ భాగం సాధారణం మిగతావన్నీ ఏదో ఒక విధంగా ఉండవచ్చు ముఖ్యంగా ఇది ప్రాథమికంగా ఒక సమితి మరియు మనం చూస్తున్న అల్గోరిథం ఈ క్రింది వాటిని చేస్తుంది ఇది పుష్ చేస్తుంది మీరు స్టాక్లో సాధించాలనుకునే గోల్స్ పుష్ చేయడం ప్రారంభించండి స్టాక్ యొక్క పైభాగం ఎల్లప్పుడూ మీరు సాధించాలనుకునే గోల్ ను కలిగి ఉంటుంది నేను గోల్స్ ను చెప్పినప్పుడు నేను ప్రాథమికంగా గోల్ యొక్క అంచనాలను అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ దీన్ని చేయనివ్వండి మరియు అల్గోరిథం ఇక్కడ రాయనివ్వండి గోల్ స్టాక్ ప్లానింగ్ గోల్స్ ని స్టాక్ కు పుష్ చేయడానికి అప్పుడు మీరు స్టాక్ పాప్ చేయాలి స్టాక్ నుండి బయటకు వచ్చే వివిధ విషయాలు ఉన్నాయి ఒకవేళ ఇది ప్రిడికేట్ అయితే నేను ఇక్కడ చాలా వదులుగా ఉండే భాషను ఉపయోగిస్తాను నేను చెప్పినప్పుడు ఒకవేళ ప్రిడికేట్ అయితే నేను ఒక ప్రకటన ని ఇలా అర్థం చేసుకున్నాను AB లేదా A పై BC లేదా A పట్టుకోవడం లేదా అలాంటి వికొన్ని అప్పుడు రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి నిజమైతే అంటే అది ఇప్పటికే వరల్డ్ లో ఉంది అప్పుడు ఏమీ చేయవద్దు లేకపోతే అది నిజం కాదు ఒక చర్యను స్టాక్ మీద పుష్ చేయండి ఈ అల్గోరిథం అనుసరించే ప్రాథమిక ప్రక్రియ ఇది స్టాక్ ఉంది మీరు ఈ గోల్ ప్రిడికేట్ ల ను స్టాక్ మీద పుష్ చేసారు మన ఉదాహరణలో మనం ఈ రెండు విషయాలను స్టాక్కు పుష్ చేస్తాము అప్పుడు మీరు పాప్ చేయండి ఇది పుష్ మరియు పాప్ మధ్య ప్రత్యామ్నాయాలు మీరు స్టాక్ పాప్ చేయండి ఇది బయటకు వచ్చే ప్రిడికేట్ అయితే మీరు ప్రిడికేట్ నిజమా అని తనిఖీ చేయండి ఇది నిజమైతే మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు ఇది నిజం కాకపోతే మీరు తప్పనిసరిగా ఒక చర్యను స్టాక్పైకి పుష్ చేసారు మీరు మూలకం చర్య చెప్పాలి ఇక్కడ సంబంధిత చర్య యొక్క భావనను నిర్వచించండి ఇది ప్రిడికేట్ కాకపోతే అది అక్కడ చర్యగా ఉండాలి డొమైన్లో రెండు రకాల వస్తువులు మాత్రమే ప్రెడికేట్స్ లేదా చర్యలు చేస్తాయి అది ఒక చర్య అయితే నేను ఒక విషయం మర్చిపోయాను మీరు చర్యను స్టాక్కు పుష్ చేయండి ఈ చర్య a అని చెప్పండి పూర్వ పరిస్థితులను స్టాక్ చేయడానికి పుష్ చేయండి మీరు మొదట చర్యను పుష్ చేయండి అప్పుడు మీరు చర్య యొక్క పూర్వ పరిస్థితులను పుష్ చేస్తారు మరియు మీరు చర్యను ముందుకు తెస్తున్నారని ఇక్కడ కొంత అంతర్ దృష్టిని పొందవచ్చు అప్పుడు మీరు ప్రీ కండీషన్స్ను పుష్ చేస్తున్నారు ఆ పై మీరు స్టాక్ పైభాగంలో చూస్తారు మరియు చర్యల ముందు పరిస్థితులు ఉంటాయి అవి నిజమైతే ఈ విషయం జరుగుతుంది మీరు ఏమీ చేయర మీరు వాటిని తీసివేయండి ముఖ్యంగా చివరికి చర్య పైకి వస్తే మీరు ఒక చర్యను కనుగొన్నాను అని చెప్పగలరు ఒక అదనపు దశ ఉంది అనగా ముఖ్యంగా ప్రతి ప్రిడికేట్ను స్టాక్ పైకి పుష్ చేయాలి ఈ భాగం ఏమిటంటే అప్పుడు భాగం అయితే దీని కోసం మనకు ఇవి పాప్ చర్య లేదా మనం ఇప్పటికే పాప్ చేసాము ప్లాన్ కు చర్యను జోడించండి మరియు దీని ద్వారా ఒక ప్లాన్ డాట్ తరువాత ప్లాన్ గా మారుతుందని అర్థం డాట్ ఆపరేటర్ ఒక సమన్వయ ఆపరేటర్ ఇది ప్లాన్ ను తీసుకొని దాని చివర చర్యను జోడిస్తుంది మీరు తప్పనిసరిగా తదుపరి చర్యను కనుగొన్నారు ఈ భాగం మీరు మాట్లాడుతున్నది ఇది ప్లాన్ ను ముందుకు దిశలో నిర్మిస్తుంది ఈ ఆపరేటర్ జాగ్రత్తగా చూసుకుంటారు కొత్త ప్లాన్ పాత ప్లాన్ చివర్లో యాక్షన్ ఉంటుంది ప్రారంభంలో పాత ప్లాన్ ఖాళీగా ఉంటుంది మీరు దానిలోకి వెళ్ళే మొదటి చర్యను కనుగొన్న క్షణం ఆపై దానిలోకి వెళ్ళే తదుపరి చర్యను మీరు కనుగొంటారు మరియు మొదలగునవి గోల్ స్టాక్ ప్లానింగ్ కోసం ఇది ఉన్నత స్థాయి అల్గోరిథం ఇది ఎలా ఉందో చూద్దాం దీన్ని అమలు చేస్తుంది మనం ఈ చిన్న సమస్యకు అనుకరించటానికి ప్రయత్నిస్తాము గోల్ స్టాక్ ప్లానింగ్ ఏమి చేస్తుంది నేను అనుకరణ చేసే ముందు ఇది నిజంగా ఏమి చేస్తుందో పరిశీలించి చూద్దాం ఇది గోల్స్ సమితిని తీసుకుంటోంది ప్రీ కండీషన్స్ ప్రతి చర్యకు కొన్ని ముందస్తు షరతులు ఉన్నాయి కాబట్టి ఇది గోల్స్ సమితి లేదా సబ్ గోల్స్ సమితి మీరు దానిని స్టాక్కు పుష్ చేయమని చెప్పవచ్చు అప్పుడు ఇది ముందస్తు పరిస్థితుల యొక్క ప్రతి అంచనాను స్టాక్కు పుష్ చేస్తుంది మనం ఇక్కడ అదే పని చేయాలి ముఖ్యంగా ప్రతి ప్రెడికేట్నీ ఈ దశ యొక్క ఉపయోగం మనం చూస్తాము మనం చూసే ఉదాహరణలో కానీ ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోల్స్ సమితిని లేదా సబ్ గోల్స్ సమితిని తీసుకుంటుంది మనం గోల్స్ మరియు సబ్ గోల్స్ అనే పదాన్ని పరస్పరం మార్చుకుంటాము ప్రారంభ గోల్ మాత్రమే చివరి గోల్ మిగతావన్నీసబ్ గోల్ కానీ మనం గోల్స్ అనే పదాన్ని ఉపయోగించుకుంటాము మనం పరిష్కరించడానికి గోల్స్ సమితిని కలిగి ఉన్నప్పుడు ఉదాహరణకు ఒక చర్య యొక్క ప్రీ కండీషన్స్ లో మనం వాటిని ఒక్కొక్కటిగా స్టాక్లో ఉంచుతాము అంటే మనం గోల్స్ ను సబ్ గోల్స్ ను సీరియలైజ్ చేస్తున్నాము కాబట్టి ఇది చెబుతోందిసబ్ గోల్స్ ను క్రమబద్ధీకరించడం ఫలితంగా మనం మొదట ఒక సబ్ గోల్ సాధిస్తాము అప్పుడు మనం తదుపరి సబ్ గోల్ సాధిస్తాము అప్పుడు ఆ పద్ధతిలో ముఖ్యంగా మనం తరువాతి సబ్ గోల్ సాధిస్తాము మనకు ఒక కోణంలో a ఏమి చేసిందో చూస్తే అది కూడా చెప్పింది నేను ఒక గోల్ ని సబ్ గోల్స్గా విడదీస్తున్నాను మరియు నేను ప్రతిదాన్ని స్వతంత్రంగా పరిష్కరిస్తాను ఇది అలా చేస్తోంది కానీ మీరు వాటిని పరిష్కరించే క్రమాన్ని కూడా విధిస్తున్నారు అందుకే మనం ఒక పదాన్ని ఉపయోగిస్తాము ఇది తప్పనిసరిగా సబ్ గోల్స్ ను క్రమబద్ధీకరిస్తోంది మన ప్రారంభ సబ్ గోల్స్ AB నేను ఇప్పుడే దాన్ని చిన్నదిగా చేయడానికి బ్రాకెట్లను ఉపయోగించను మరియు BD లో నేను స్టాక్ ద్వారా క్రిందికి వెళ్తాను మరియు మీరు ఆ ఆలోచనకు అలవాటు పడతారని నేను ఆశిస్తున్నాను మనం స్టాక్ పాప్ చేసినప్పుడు స్టాక్ లో మనం ఒక పంక్తిని అడ్డంగా ఉంచుతాము మీరు ఈ స్టాక్ క్రిందకి వెళ్తున్నట్టు చూడాలి మనం ఈ క్రమంలో వీటిని ఉంచామని చెప్తాం మీరు bd పై ఇంకా ab పై సాధిస్తారు ఇది స్టాక్ యొక్క కిందభాగం మరియు నా స్టాక్ ఇలా ఉంటుంది ఏది చేసినా నేను రెండింటినీ పుష్ చేస్తాను నేను గోల్ ని పుష్ చేశాను ఈ రెండు అంశాలు స్టాక్పైకి ఆపై నేను ప్రతి ప్రిడికేట్ ను ఏదో ఒక క్రమంలో పుష్ చేశాను మనం ఏ క్రమం అని చెప్పడం లేదు మనం కొన్ని క్రమంలో చెబుతున్నాము వాటిని ఈ స్టాక్లోకి పుష్ చేయండి ఇది ఒక ప్రదేశం మీరు ఒక విధమైన హ్యూరిస్టిక్స్ గురించి ఆలోచించడానికి ప్రయత్నించవచ్చు పుష్ చేయడం కొరకు మంచి క్రమం ఏమిటి ఇది మనకు ఇచ్చిన గోల్ చర్యలను పరిగణనలోకి తీసుకోవడం బ్యాక్వర్డ్ ఫ్యాషన్ లో జరుగుతుందని నేను మళ్ళీ నొక్కి చెప్పాలనుకుంటున్నాను మనం ఇప్పుడు ఈ గోల్స్ ను ఏ చర్యలు సాధిస్తాయో చూడటానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము ఇది ఖచ్చితంగా ఉంద బ్యాక్వర్డ్ స్టేట్ స్పేస్ ఏమి చేస్తుంది ఆ క్షణం ఆ బ్యాక్వర్డ్ స్టేట్ స్పేస్ తప్ప ఉదాహరణకు మీరు ab ని చూస్తే చివరి చర్య తప్పనిసరిగా స్టాక్ ab అని చెబుతుంది స్టాక్ ab ఇది బ్యాక్వర్డ్ ఫ్యాషన్ లో కూడా ప్లాన్ ను నిర్మించడం ప్రారంభిస్తుంది మనం ఇక్కడ అలా చేయము మనం కొంచెం ఓపికగా వేచి ఉంటాము ఎప్పుడైనా మనం ఒక ప్లాన్ కు ఒక చర్యను జోడిస్తే దాని పూర్వ పరిస్థితులు నిజమని మనకు ఖచ్చితంగా తెలుసు బ్యాక్వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానింగ్ ప్రీ కండీషన్స్ ను అస్సలు చూడదు ఇది ఒక చర్య యొక్క ఔచిత్యాన్ని మాత్రమే చూస్తుంది ఇది ఒక చర్యకు సంబంధించినది అయితే ఇది చివరి చర్య కావచ్చు మరియు ఇది ప్లాన్ నిర్మాణ ప్రక్రియ శబ్దం కానందున ఇబ్బందికి దారితీస్తుందని మనం చూశాము మనకు ఇప్పుడు ab మరియు మనం పాప్ చక్రానికి వెళ్తాము మనం దీనిని బయటకు పుష్ చేస్తాము ఇది పోయింది మరియు తరువాత ఇవ్వబడిన స్టేట్లో ఇది ఒక ప్రిడికేట్ మరియు ఇది కూడా నిజం అవుతుంది మీరు ఇచ్చిన స్టేట్ లో విలువను చూస్తారు ఇది నిజం కాబట్టి మీరు ఏమీ చేయరు అప్పుడు మీరు తదుపరి విషయాన్ని bd పాప్ చేస్తారు గుర్తుంచుకోండిఇది మొదట పాప్ చేయబడింది ఇప్పుడు మనం bd గురించి మాట్లాడుతున్నాము మన కోసం మనం దీనిని పరిశీలిస్తున్నామని సూచించడానికి బాణాన్ని వాడతాం అది నిజం కాదు bd ఈ స్టేట్ లో నిజం కాదు అందువల్ల నేను పుష్ అనే చర్యను చేస్తాను ఇది నిజం కావడానికి bd నిజం చేసే చర్య స్టాక్ bd మనం ఒక చర్యను ముందుకు తెస్తున్నామనే వాస్తవాన్ని వర్ణించడానికి ఈ బాణాన్ని ఉపయోగిస్తాము మీరు ఒక చర్యను పుష్ చేస్తారు మరియు మనం చర్య యొక్క ప్రీ కండీషన్స్ ను పుష్ చేస్తాము స్టాక్ యొక్క ప్రీ కండీషన్స్ ఏమిటి నేను మీకు చిన్న రూపాలను ఇస్తాను h హోల్డింగ్ కోసం హోల్డింగ్ b క్లియర్ ఇంకామరేదైనా మీరు స్టాక్ కోసం ఈ ప్రీ కండీషన్స్ ను గుర్తుంచుకుంటారు తప్పక హోల్డింగ్ b క్లియర్ గా ఉండాలి నేను దాని గురించి అనుకుంటున్నాను అప్పుడు నేను వ్యక్తిగత చర్యలను ముందుకు తెచ్చాను మనం ఈ ఉదాహరణ చేస్తున్నప్పుడు మనం ఒక సాధారణ హ్యూరిస్టిక్ ను ఉపయోగిస్తాము హోల్డింగ్ చర్య మనం చేయాలను కుంటున్న చివరి చర్య అని అనుకుంటాము మనం సాధించాలనుకున్న చివరి గోల్ గుర్తుంచుకోండి ఇవి రెండు గోల్స్ మీకు వీలైతే ఇది a అని గుర్తుతెచ్చుకోవటానికి నేను ఇక్కడ బ్రాకెట్లను ఉంచుతాను హోల్డింగ్ b నిజం కావాలి ఇంకా క్లియర్ గా ఉందో లేదో తనిఖీ చేయాలనుకుంటున్నాము మరియు మనం ప్రతి ఒక్క చర్యను పుష్ చేస్తాము మొదటి చర్య మనం మొదటి ప్రిడికేట్ ను పుష్ చేయటం మనం తనిఖీ చేసే చివరి ప్రిడికేట్ అవుతుంది మరియు మన మధ్య ఈ హ్యూరిస్టిక్ ను ఉపయోగిద్దాం ఆచరణల వాస్తవానికి అల్గోరితం బాక్ట్రాక్ చేసి మరో ఎంపిక లేదా అలాంటి దేనినైనా ప్రయత్నించాలి తరువాత హోల్డింగ్ b అని తనిఖి చేస్తాం మొదట ఆందోళన చెందండి మనం ఇప్పుడు క్లియర్ గురించి ఆందోళన చెందుదాం ముఖ్యంగా ఇది పుష్ స్పేస్ పుష్ స్పేస్ లో ప్రతిదీ పుష్ చేయబడుతుంది చర్య మరియు దాని ప్రీ కండీషన్స్ లు మరియు ప్రీ కండీషన్స్ లో వ్యక్తిగత గోల్స్ మనం వాటిని గోల్స్ గా కూడా సూచిస్తాము ఎందుకంటే ముఖ్యంగా ఇది ఇప్పుడు గోల్ స్టాక్ కాబట్టి పుష్ మనకు తెలుసు పాప్ cd అవుట్ అని మనకు తెలుసు క్లియర్ నిజం కాదు కాని మనం తప్పక చొప్పించాలి మనం ఒక చర్యను క్లియర్ నిజం చేయటానికి పుష్ చేయాలి ఇది ఒక పరిస్థితి cd పైన ఉంది మనం అన్స్టాక్ చర్యను చేయవచ్చు ఇప్పటివరకు మనం బ్యాక్వర్డ్ సెర్చ్ cd చేస్తున్నాము ఆపై అన్స్టాక్ cd యొక్క ప్రీ కండీషన్స్ అవి cd పైన నిజం అయి ఉండాలి మరియు ఆర్మ్ ఎంప్టీ గా ఉండాలి మరియు మరొకటి క్లియర్ నిజం అయి ఉండాలి అప్పుడు ఇవి ఒక్కొక్కటిగా మళ్ళీ ఏదో ఒక క్రమంలో చివరి ప్రెడికేటేగా ఆర్మ్ ఎంప్టీ ఎన్నుకుందాం అకారణంగా నేను ఇక్కడ చేయాలనుకుంటున్న అదనపు పనిని కొంత తగ్గించాలనుకుంటున్నాను కానీ ఇది హ్యూరిస్టిక్స్ ఎంచుకునే విషయం ప్రతిదీ ఇక్కడ ఇలా పుష్ చేయబడుతుంది సాధారణంగా ఇది ఒక చక్రం నేను ఇక్కడ ప్రస్తావించలేదు కానీ ఈ మొత్తం విషయం ఇక్కడ ఒక చక్రంలో ఉంది అప్పుడు మీరు ఇప్పుడు క్లియర్ నీ పాప్ చేయండి ఇప్పుడు క్లియర్ మన వరల్డ్ లో నిజం అవుతుంది మనం ఏమీ చేయము cd పైన కూడా నిజం అవుతుంది a పైన కూడా నిజం అవుతుంది మరియు ఇది ప్రత్యేక సందర్భంలో ఆశ్చర్యం కలిగించదు CD AE CC ఈ మూడింటితో కలిపి నిజం అవుతుంది మనం దీన్ని స్టాక్ నుండి తీసివేస్తాము మరియు ఇప్పుడు తరువాతి పాప్లో ఒక చర్య వస్తుంది ఇది అల్గోరిథం యొక్క ఈ చివరి భాగం ఇది ప్రెడికేట్ కాకపోతే అది తప్పనిసరిగా చర్యగా ఉండాలి మరియు ప్లాన్ కు చర్యను జోడించండి ఇది మన మొదటి చర్య అవుతుంది d నుండి c అన్ స్టాక్ చెయాలి వరల్డ్ ఇప్పుడు మారిపోయింది వరల్డ్ ఏమిటంటే నేను d పట్టుకున్నాను నేను సూచించినప్పుడల్లా నేను ఈ వరల్డ్ ని చూడాలి ఇప్పుడు నేను చర్యల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ముందుకు వెళుతున్నానని మీరు గమనిస్తారు ఇది ఇచ్చిన స్టార్ట్ స్టేట్ మరియు ఇది అక్కడ ఉండే మొదటి చర్య నా ప్లాన్ లో భాగం మొదటి చర్య d నుండి అన్స్టాక్ c అవుతుంది ముఖ్యంగామనం ఇక్కడ చేసే ప్రతిదీ తప్పనిసరిగా ధ్వనిగా ఉంటుంది అది కూడా వాస్తవాన్ని మరచిపోవద్దు మనం చర్యలను గోల్ డైరెక్టెడ్ ఫ్యాషన్ లో పరిశీలిస్తున్నాము ab b పై నిజం bd పై నిజం తరువాత మనం bd ని నిజం చేయమని చెప్పాము మీరు bd స్టాక్ చేయాలి ఆపై bd స్టాక్ చేయడానికి మనం క్లియర్ చేయాలి మరియు క్లియర్ చేయాలి అని మనం కనుగొన్నాము మనం cd అన్స్టాక్ చేయవచ్చు మరియు మనం cd ని అన్ స్టాక్ చేయగలమని మనం కనుగొంటాం అందువల్ల మనం చర్య ని మొదటిదిగా ఉంచుతాం ఇది ప్లాన్ ను సూచిస్తుంది అది ఇప్పుడు స్టాక్ నుండి పోయింది అప్పుడు ఇది తదుపరి చర్య హోల్డింగ్ b నీ పొందింది హోల్డింగ్ b ఈ వరల్డ్లో నిజం కాదు మీకు హోల్డింగ్ c ఉంది నేను ఇక్కడ నుండి స్టాక్ను పెంచుకుంటాను నేను హోల్డింగ్ b ని పాప్ చేసినప్పుడు ఒక చర్యను చొప్పించవలసి వస్తుంది నాకు ఇక్కడ ఎంపిక ఉంది హోల్డింగ్ bని నిజం చేయడానికి నేను ఒక చర్యను ఉపయోగించవచ్చని గమనించండి ఏదో దాని నుండి b ని అన్స్టాక్ b చేయండి లేదా నేను చర్యను ఉపయోగించగలను తప్పనిసరిగా b ని తీయండి మనకు ఇక్కడ కొన్ని నాన్ డిటర్నినిజం ఉందని మనం అనుకుంటాము లేదా మీరు స్టేట్ ని చూసి నిర్ణయించడానికి ప్రయత్నించవచ్చు ఆ రెండు చర్యలలో ఏది సంబంధిత చర్య ఏదో ఒకవిధంగా మనం b ని తీసాము స్టాక్ ఇప్పుడు అలా జరుగుతోంది మరియు పిక్ అప్ b తో పాటు చేతులు ఖాళీగా ఉన్న చర్యలు మరియు టేబుల్ B మరియు క్లియర్ నేను వాటిని ఈ క్రమంలో లేదా అదే క్రమంలో చూస్తాను పట్టిక B మరియు స్పష్టమైన B నేను ఈ చర్యను ముందుకు తెచ్చాను మరియు ఇది ప్రీకండీషన్స్ అప్పుడు నేను స్టాక్ పైభాగాన్ని పాప్ చేస్తాను గుర్తుంచుకోండి స్టాక్ యొక్క పైభాగం వాస్తవానికి మా జాబితా యొక్క దిగువ చివరలో ఉంది నేను దీన్ని పాప్ చేసాను నాకు ఇక్కడ ఉన్న వరల్డ్ లో క్లియర్ నిజం కాదు నేను తప్పక ఒక చర్యను చొప్పించాలి ఇది b నుండి ఏదో అన్స్టాక్ అవుతుంది కాని అది a నుండి b గా ఉండాలని మనం గుర్తించామని అనుకుంటాము మరియు దాని కోసం ప్రీకండీషన్స్ ab పైన ఆర్మ్ ఎంప్టీ క్లియర్ ఆర్మ్ ఎంప్టీab మీద క్లియర్ నిజం నేను దానిని తీసివేయగలను స్టాక్ నుండి పాప్ చేయగలను ab మీద కూడా నిజం నేను దానిని స్టాక్ నుండి పాప్ చేయగలను కాని ఆర్మ్ ఎంప్టీ నిజం కాదు ఎందుకంటే ఇది నేను చూస్తున్నవరల్డ్ నేను ఇక్కడి నుండి ముందుకు వెళ్తున్నాను నేను c ని పట్టుకుంటాను ఆర్మ్ ఎంప్టీ గా ఉండటానికి నేను ఆర్మ్ ఎంప్టీ గా చేయాలి నేను ఒక చర్యను చొప్పించాను c ని కింద ఉంచాను మరియు దాని కోసం ప్రీకండీషన్స్ హోల్డింగ్ c ఉన్నాయి అంతే కాబట్టి మీరు దీన్ని పాప్ చేస్తారు మరియు ఇది రెండవ చర్య అవుతుంది మీరు c కింద పెట్టాలి ఇప్పుడు వరల్డ్ ఒక లాగా ఉంది ఇది వరల్డ్ నేను రెండు చర్యలు చేసాను నేను చేసిన ఒక చర్య d నుండి c ని అన్స్టాక్ చేయడం ఆపై నేను ఈ స్టేట్ లో ఉన్నాను అప్పుడు నేను c ని కింద పెట్టాను అప్పుడు నేను ఈ స్టేట్ లో ఉన్నాను ఇది రెండవ చర్య అప్పుడు ఈ సంయోగం వస్తుంది ab మీద ఇక్కడ నిజం ఆర్మ్ ఎంప్టీ ఇక్కడ నిజం క్లియర్ ఇక్కడ నిజం నేను దీన్ని తీసివేయగలను ఆపై నేను దీన్ని పాప్ చేయగలను ఇది మూడవ చర్య అవుతుంది ఇప్పుడు వరల్డ్ మీరు హోల్డింగ్ a అన్నట్టు కనిపిస్తుంది మిగిలినవన్నీ టేబుల్పై ఉన్నాయి కాబట్టి ఇది అదే ఈ స్థితులను ను లేబుల్ చేద్దాం ఇది చర్య తర్వాత ఒక స్టేట్ ఇది రెండవ చర్య తరువాత ఒక స్టేట్ ఇది మూడవ చర్య తరువాత ఉన్న స్టేట్ ఇది ఆన్స్టాక్ ab అప్పుడు తదుపరి విషయం స్టాక్ మీదది టేబుల్ మీద b నేను పాప్ చేసాను మరియు ఈ స్టేట్ లో ఇది నిజమని నేను చూస్తున్నాను అప్పుడు ఆర్మ్ ఎంప్టీగా ఉండటం నిజం కాదు నేను ఆర్మ్ ఎంప్టీ గా సాధించాలి నేను ఇక్కడ మొదలు పెడతాను నాకు అవసరం నేను ఆర్మ్ ఎంప్టీ ని తీసివేస్తాను ఆపై కింద ఉంచండి నాకు హోల్డింగ్ a ఉన్నది a ని కింద ఉంచాలి మళ్ళీ ఒక ఎంపిక ఉంది నేను ఇక్కడ c ఇస్తున్నాను ముఖ్యంగా ఎంపిక నిజంగా నేను a ని కింద ఉంచాను లేదా నేను దానిని b మీద లేదా c మీద ఉంచాను లేదా d మీద ఉంచాను ఉండవచ్చు మీరు ఇక్కడ కొంచెం అధునాతన లాజిక్ చేయవచ్చు కానీ నేను దీనిని వివరించడానికి కేవలం ఒక నిర్ణయాత్మక ఎంపిక వంటి ఏదో ఉందని చెబుతున్నాను అంటే మాయాజాలంతో మేము సరైన ఎంపిక చేస్తున్నాము ఇది కింద పెట్టడమే దీని కోసం మీకు హోల్డింగ్ a ఉంది మీరు దీన్ని చెయ్యవచ్చు మరియు ఇది నాల్గవ చర్య అవుతుంది నాల్గవ చర్య తరువాత ప్రతిదీ టేబుల్ మీద ఉంది మరియు ఆర్మ్ ఎంప్టీగా ఉంది నేను కలిగి ఉన్న స్టాక్ నకు తిరిగి వెళ్ళాలి నేను ఈ సంయోగాన్ని ఇక్కడ కనుగొన్నాను ఆర్మ్ ఎంప్టీగా ఉంది టేబుల్ t b మీద మరియు క్లియర్ ప్రతిదీ నిజం నేను దానిని పాప్ చేస్తాను అప్పుడు ఇది నా ఐదవ చర్య అవుతుంది పికప్ b ఐదవ చర్య చివరిలో హోల్డింగ్ b ఉన్నది మరియు a c d పట్టికలో ఉన్నాయి ఇది నా స్టాక్ నుండి పోయింది మరియు ఇక్కడే మనం బయలుదేరాము ఇప్పుడు మీరు హోల్డింగ్ b క్లియర్ ఉన్నాయి ఆ ఐదవ స్టేట్ లో రెండూ నిజమని మీరు చూడవచ్చు హోల్డింగ్ b క్లియర్ నిజం ఇది ఆగిపోతుంది ఇప్పుడు మనం ఆరవ చర్యను కలిగి ఉన్నాము ఒక చర్య స్టాక్ నుండి బయటకు వచ్చిన క్షణం అది వర్తిస్తుందని మనకు తెలుసు ఎందుకంటే మనం వాటి ప్రీకండీషన్స్ ను పాప్ చేసాము ప్రీకండీషన్స్ తప్పనిసరిగా ఉండాలి ఇది తప్పనిసరిగా వర్తిస్తుంది కాబట్టి ఇది ఆరవ చర్య స్టాక్ d పై b కాబట్టి ఇది ఇలా ఉంది మరియు ఆర్మ్ ఎంప్టీగా ఉంది ఇప్పుడు మాట్లాడే పద్ధతిలో మనం రెండు సబ్ గోల్స్ bd మరియు abతో ప్రారంభించాము మనం మొదట ab మీద చేయాలని నిర్ణయించుకున్నాము మరియు ఈ సందర్భంలో ఈ స్టేట్ లో ఇది ఇప్పటికే నిజం మనం ఏమీ చేయనవసరం లేదు కానీ మీరు చూడగలిగినట్లుగా ఇది సరైన ఎంపిక నేను సాధించవలసి వస్తే మనం గోల్ స్టేట్ ని పరిశీలిస్తే అది తప్పనిసరిగా b మీద a ఉండాలి b తప్పనిసరిగా d మీద ఉండాలి గోల్ ని సాధించడానికి మొదట మార్గం bd మీద సాధించడం ఆపై మీ వద్ద ఉన్న స్టాక్ పైన ముఖ్యంగా నిర్మించిన టవర్ ఉంచడం అని మీరు చూడవచ్చు మనం వ్యతిరేక క్రమాన్ని ఎన్నుకుంటాము మరియు మనం ఒక ప్లాన్ ను కనుగొన్నాము ఇది ఆరు దశల ప్లాన్ ఇది మీరు d నుండి cని అన్స్టాక్ చేస్తుందని చెబుతుంది ఇది స్టేట్ అప్పుడు మీరు cని కింద ఉంచండి అప్పుడు మీరు b నుండి aని అన్స్టాక్ చేయండి అప్పుడు aని కింద ఉంచండి అప్పుడు మీరు b ని ఎంచుకొని దానిని d పైన స్టాక్ చేయండి ఇది ఏమిటంటే ఇది తప్పనిసరిగా చేసింది ఉపరితలంపై మనం ఈ రెండు స్థితులను ను సాధించినట్లు కనిపిస్తోంది కానీ మీరు ఈ స్టేట్ ని పరిశీలిస్తే మనం రెండవ గోల్ ని సాధించినప్పుడు ఇది bd మీద ఉంది ఇది మనం ఇవన్నీ చేస్తున్నప్పుడు మరియు దాని ఫలితంగా bd లో ఇక్కడ నిజం మనం చేసిన మొదటి గోల్ ని మనం రద్దు చేసాము నా మొదటి గోల్b మీద ఉండాలి మనం a పైbతో ప్రారంభించాము కాని సమయానికి మనం bd మీద పూర్తి చేసాము ఇప్పుడు టేబుల్ మీద పడి ఉంది మీరు గోల్స్ సంయోగం మరియు వ్యక్తిగత గోల్స్ రెండింటినీ జోడించడానికి కారణం ఇదేనని చూడవచ్చు మనం ఈ సంయోగం సాధించాలనుకుంటున్నాము కాని మనం వాటిని ఒక్కొక్కటిగా చేస్తాము సబ్ గోల్స్ ను క్రమబద్ధీకరిస్తాము మనం దీన్ని చేసాము అప్పుడు మనం దీన్ని చేసాము అప్పుడు ఈ క్రమంలో మనం ఏదో ఒకవిధంగా ముగించాము కొన్ని గోల్స్ ను రద్దు చేస్తాము నేను దీన్ని పాప్ చేసినప్పుడు ఇది నిజం కాదని నేను కనుగొంటాను నేను రెండు గోల్స్ ను మళ్లీ స్టాక్ లోకి చొప్పిస్తాను మనం ఇక్కడ అదే క్రమంలో చెప్పించినట్లు చెప్పుకుందాం నేను మొదట bd మరియు ab పై చొప్పించాను మొదట bd తరువాత ab మీద అంటే నేను మొదట ab పై చేస్తున్నాను మరియు తరువాత నేను చివరిసారిగా చేసినట్లుగా bd మీద చేస్తున్నాను ముఖ్యంగా కానీ ఇప్పుడు ప్రారంభ స్టేట్ మారింది అది నా ప్రారంభ స్టేట్ నేను స్టాక్ లోకి వెళ్ళను ఎందుకంటే బోర్డుపై మనకు స్థలం లేదు కానీ ab పై సాధించడానికి మనం అదే పని చేస్తాము అని మీరు ఊహించవచ్చు a పై b ని స్టాక్ చేయండి a పై b ని స్టాక్ చేయడానికి మీరు a ని పట్టుకోవాలి a పట్టుకోవడం కోసం మీరు a ని తీయాలి మీరు ఒక a ని తీసుకొని దానిని b పై స్టాక్ చేయండి ఈ రెండు చర్యలను మీరు చేస్తారు కాబట్టి మీరు ab పై సాధిస్తారు మీరు b పైన సాధించిన తర్వాత మీరు bd పైనకి తిరిగి వెళతారు కానీ ఈసారి bd పైన ఇప్పటికే నిజం ఎందుకంటే ఆ స్టేట్ లో మీరు చూడగలిగినట్లుగా ఇది ఇప్పటికే నిజం మీరు చేస్తున్నది ఏడవ ఎనిమిది దశలలో మాత్రమే మీరు ఇక్కడ నుండి a ని ఎంచుకొని దానిని b పై స్టాక్ చేస్తారు ఇది మీరు చూస్తున్న ఆఖరి స్టేట్ ముఖ్యంగా a పై b d పై b ఉన్నాయి సబ్ గోల్స్ రెండూ నిజం ఆపై నేను చివరకుగోల్ ని పాప్ చేయగలను మరియు అది అంతం చేసే ప్రమాణం నేను గోల్ ని పాప్ చేయగలిగితే మరియు ఖాళీ స్టాక్ పైకి రాగలిగితే అంటే నా సమస్యను పరిష్కరించడానికి నేను ఒక ప్లాన్ ను కనుగొన్నాను గోల్ స్టాక్ ప్లానింగ్ ఏమి చేస్తుందో నొక్కి చెప్పడానికి ఇది ప్లాన్స్ ను బ్యాక్వర్డ్ ఫ్యాషన్ లో పరిగణిస్తుంది ఇది మీరు సాధించాలనుకున్న గోల్స్ ను స్టాక్ పై భాగంలో ఉంచడం ద్వారా బ్యాక్వర్డ్ ఫ్యాషన్ లో చర్యల కోసం చూస్తుంది ఖాళీగా ఉన్న స్టాక్ పై పుష్ తో ప్రారంభమవుతుంది మరియు ఇది ఎల్లప్పుడూ స్టాక్ పైన నిర్దేశించిన గోల్స్ చూస్తూ అంటే అది బ్యాక్వర్డ్ రీజనింగ్ని చేస్తోంది కానీ ఒక ప్లాన్ ను నిర్మించే విషయానికి వస్తే ఇది నా మొదటిది అని చెప్పేవిషయానికి వస్తే ఇవి నా చర్యలు ఇది మొదట మొదటి చర్యను ఎంచుకోవడం ద్వారా ప్రారంభమవు తుంది మీరు ఈ ప్లాన్ ను చూస్తే ఇది మొదటి చర్య మీరు వాస్తవానికి ప్లాన్ అమలు చేయాలని అనుకున్నప్పుడు మీరు మొదట b నుంచి a నీ అన్స్టాక్ చేయాలని అనుకుంటున్నారు క్షమించండి d నుంచి c అన్ స్టాక్ చేయండి టేబుల్ మీద ఉంచండి ఇది చేస్తోంది ఇది ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానర్ లాగా ప్లాన్ ను నిర్మిస్తోంది ఇది బ్యాక్వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానర్ వంటి ప్లాన్ కోసం చూస్తోంది ఇది రెండు విషయాలను సద్వినియోగం చేస్తోంది ఇది ఒక ప్లాన్ కోసం చూడటం ద్వారా మాత్రమే గోల్ పై దృష్టి కేంద్రీకరిస్తుంది లేదా ఇది చర్యల క్రమాన్ని నిర్మించేటప్పుడు ఇది చెల్లుబాటు అయ్యే ప్లాన్ ఎందుకంటే ఇది ఫార్వర్డ్ ఫ్యాషన్లో చేస్తోంది ఈ ప్రక్రియలో ఇది గోల్స్ ను సీరియలైజ్ చేయడంతో ముగుస్తుంది కానీ మనం గోల్ ని భంగపరచకుండా మరింత ఖచ్చితంగా ఉండాలి మనం ఈ మొత్తం విషయాన్ని జోడిస్తాము లేదా ఈ అదనపు పనిని చేస్తున్నాము మళ్ళీ తప్పనిసరిగా ఇప్పుడు ఇది మారుతుంది మరియు నేను దీనిని మీకు ఒక చిన్న అభ్యాసం గా వదిలివేస్తాను నేను వాటిని వ్యతిరేక క్రమంలో పరిగణించి ఉంటే మొదట bd పైన తరువాత ab పై చేయండి ఇది లోపల క్రమాన్ని తలక్రిందులుగా చేసింది నేను స్టాక్ లోకి పుష్ చేసాను మొదట నేను bd పై చేసేవాడిని ఇది మనం ఇక్కడ చేసిన ప్రతిదానికి సమానం మరియు నేను ఆ స్టేట్ లో ముగించే వాడిని అప్పుడు నేను ab పై చేసేవాడిని మరియు నేను ఇప్పుడే a ను తీసుకొని ఉండేవాడిని ఇది a మరియు దానిని b పై పెట్టేవాడిని నేను ఎంచుకోగల ఒక ఉత్తర్వు ఉంది దీనిలో నేను మునుపటి గోల్ ని పరిష్కరించడానికి చేసిన పనిని తొలగించడం లేదు ఈ నిర్ధిష్ట ఆర్డర్ నేను పనిని రద్దు చేస్తున్నాను వాస్తవానికి నేను ab పై సాధించడానికి ఎటువంటి పని చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది అప్పటికే నిజం కానీ ఊహించండి ఇక్కడ టేబుల్ మీద ఉంది లేదా ఇలాంటిది ఆపై నేను a ని తీసుకొని b పై పెట్టాను ఇప్పుడు నేను చేస్తున్న పనిని నేను తప్పనిసరిగా రద్దు చేసేవాడిని కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఒక క్రమం ఉంది ఇప్పుడు ఆసక్తికరంగా సుస్మాన్ అనే వ్యక్తి ద్వారా చూపించబడింది అటువంటి క్రమం కనుగొనడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు నేను ఏ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాను నేను సబ్ గోల్స్ను సీరియలైజ్ చేసే క్రమం గురించి మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఇంతకు ముందు సాధించిన సబ్ గోల్స్ కు అంతరాయం లేదు ఈ నిర్దిష్ట ఉదాహరణను సుస్మాన్ అనామోలీSussman's anomaly అని పిలుస్తారు మీరు కేవలం వెబ్ లో శోధిస్తే ఈ ఉదాహరణను కనుగొంటారు దీని గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రకమైన ప్లాన్ ఎల్లప్పుడూ పనిచేయదని అతను చూపిస్తాడు పని అనగా ఈ అదనపు పని చేయకుండా తప్పనిసరిగా ఎందుకంటే మనం సబ్ గోల్స్ ను సీరియలైజ్ చేస్తున్నాం కనుక దీనిని లీనియర్ ప్లానింగ్ అని కూడా పిలుస్తాం నేను ఒక గోల్ ని సాధిస్తాను తరువాత నేను రెండో గోల్ సాధిస్తాను తరువాత నేను మూడో గోల్ సాధిస్తాను మరియు మొదలైనవాటిని సాధిస్తాను ముఖ్యంగా నేను గోల్స్ ను సరళమైన రీతిలో పరిష్కరిస్తాను నేను గోల్స్ ను సీరియలైజ్ చేస్తాను ముఖ్యంగా సుస్మాన్ చూపించినది ఏమిటంటే మీరు సబ్ గోల్స్ ను సీరియలైజ్ చేయలేని ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణ చాలా సరళమైనది ఇది స్టార్ట్ స్టేట్ c అనేది a మీద మరియు b పై a ఉంది గోల్ స్టేట్ అనేది b పై a c పై a ఉంటుంది ఇది చాలా సారూప్యత కలిగి ఉంటుంది ముఖ్యంగా కేవలం దృష్టాంతం కోసం మనం ఇప్పుడే చూసిన గోల్ స్టేట్ కి సమానంగా ఉండటానికి d ని తీసుకుందాం అంటే మనం చేసిన ఈ మొత్తం అభ్యాసం కూడా దీని కోసం వర్తిస్తుంది వాస్తవానికి స్టార్ట్ స్టేట్ మినహా కానీ ప్రధాన విషయం ఏమిటంటే నేను రెండు గోల్స్ గురించి ఆలోచించలేను ab పై సాధించగలను మరియు bd పై సాధించగలను గోల్ స్టాక్ ప్లానింగ్ ఏదో ఒక క్రమంలో సబ్ గోల్స్ ను సీరియలైజ్ చేయమని నన్ను బలవంతం చేస్తోంది మరియు సుస్మాన్లు చూపించినది ఏమిటంటే మీరు సబ్ గోల్స్ ను సీరియలైజ్ చేయలేరు ఏం జరుగుతుందో చూద్దాం మొదట మీకు చెప్పేది ఏమిటంటే ab పై సాధించబడింది నేను ప్రక్రియకు వెళ్ళడం లేదు కానీ మనం కేవలం ఉన్నాము ab పై సాధించడానికి మీరు ఏమి చేయాలి మీరు ఈ d ని a నుండి తీసి ఎక్కడో కింద ఉంచాలి అప్పుడు మనం a ని తీసుకొని దానిని b పై స్టాక్ చేయాలి ఈ నాలుగు చర్యలు ab పై సాధించబడతాయి మరియు గోల్ స్టాక్ ప్లానింగ్ దానిని చేస్తుంది మీరు దీనిని ఒక అభ్యాసంగా ప్రయత్నించాలి b పై a ఉంటుంది మరియు d పై ఉంటుంది మరియు ఆర్మ్ ఎంప్టీగా ఉంది ఆపై అంటే మీరు మొదట ab పై చేశారు తరువాత మీరు bd పై చేయాలి ఇప్పుడు మీరు bd పై సాధిస్తే మీరు చాలా ఇలాంటిదే జరగడాన్ని చూడవచ్చు మీరు a నుండి a Aఅన్స్టాక్ చేస్తారు ఈ స్టాక్ నుండి a అన్స్టాక్ చేసి టేబుల్ నుండి క్రిందికి ఉంచి b ని తీసుకొని దానిని d కి స్టాక్ చేయండి మీరు ఏమి పొందుతారు అంటే d ని ఈ ఉదాహరణలో మనం ఏమి చూపించాం ఒక అభ్యాసంగా మీరు వివరాలను నింపాలి మరియు ఎలా బ్లాక్ చేయాలో చూపించాలి ఈ గోల్ స్టాక్ ప్లానింగ్ వాస్తవానికి దీనిని చేస్తుంది మీరు మొదట దీనిని సాధించినప్పుడు తరువాత మీరు దీనిని సాధించారు మీరు దీనిని సాధించినప్పుడు ఇది నిజం మీరు దీనిని సాధించినప్పుడు ఇది నిజం కానీ ఇది ఒక గోల్ మరియు ఇది ఒక గోల్ స్టేట్ కాదు అంటే ఈ గోల్ ని ab మరియు bd పై సాధించడం నేను కనీసం ఈ క్రమం పనులు చేయడం సరికాదు వాస్తవానికి నేను అదనపు పని చేయగలను a ని తీసుకొని దానిని d మీద ఉంచండి అయితే ఒకవేళ ఉన్నట్లయితే నేను ఏదో విధంగా సరైన ఆర్డర్ ని కోల్పోతున్నాను సుస్మాన్ చూపించేది ఏమిటంటే సరైన క్రమం లేదు మనం మరో క్రమాన్ని ప్రయత్నిద్దాం మీరు మొదట bd పై సాధించవచ్చు ఇది చాలా సరళమైనది మీరు కేవలం b ని తీసుకొని d పైన స్టాక్ చేయండి కాబట్టి మీరు bd పై సాధించారు అప్పుడు మీరు ab పై సాధిస్తారు ఏమి జరుగుతుంది మీరు b ని అన్స్టాక్ చేయాలి కింద పెట్టండి అన్స్టాక్ d దానిని కింద పెట్టండి a తీసుకోని b పైన ఉంచండి మీరు abd పొందుతారు మళ్లీ మీరు ఇతర క్రమాన్ని కూడా చూడవచ్చు పనిని చేయవద్దు ఈ రెండు మార్గాలు ఏవీ గోల్ కి దారితీస్తాయి ముఖ్యంగా వాస్తవానికి మీరు అదనపు పని చేయవచ్చు ఇది వేరే విషయం కానీ మనం ఈ రెండు గోల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకోలేము మరియు మొదటిదాన్ని పరిష్కరిస్తాను తరువాత నేను రెండవదాన్ని పరిష్కరిస్తాను మరియు నా పని పూర్తయింది నేను ఈ గోల్ యొక్క క్రమాన్ని మార్చితే నేను ఇక్కడ చేయగలను నేను మొదట bd పై చేసి ఉంటే తరువాత ab పై అప్పుడు నేను ఒక సీరియల్ క్రమంలో పనిని పరిష్కరించేవాడిని సుస్మాన్ చూపించినది ఏమిటంటే ఈ సీరియల్ కాని సబ్ గోల్స్ ఉన్నాయి ముఖ్యంగా అనేక సమస్యలలో గోల్స్సీరియలైజ్ చేయబడవు ఈ రకమైన ప్లాన్ తో ఇది ఒక సమస్య దీనిని మనం కూడా లీనియర్ ప్లానింగ్ అని పిలుస్తాము ఎందుకంటే మనం గోల్స్ ను సీరియలైజ్ చేస్తున్నాము మరియు నేను మొదట దీన్ని చేస్తాను నేను ముందుగా ఈ పని అర్మ్స్ తో చేస్తాను మొదలైనవి వాస్తవానికి ఇది ఇతర పరిస్థితుల్లో మనం ఇంతకు ముందు గమనించిన విషయం ఉదాహరణకు మనం రూబిక్స్ క్యూబ్ను పరిష్కరించడం గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు మీరు మొదట పై ఉపరితలాన్ని చేస్తాను అని చెబితే తరువాత మధ్య పొర మరియు తరువాత దిగువ ఉపరితలం మరియు తరువాత మీరు పై ఉపరితలాన్ని పూర్తి చేసే సమయానికి మరియు మీరు మధ్య పొరను చేస్తున్నప్పుడు మధ్యలో మీరు పై పొరను తలకిందులు చేస్తారు వాస్తవానికి పరిష్కారం తెలిసిన వారికి తెలుసు దానిని ఎలా తిరిగి పొందాలో తెలుసు కానీ అది అదనపు పని చేయడం వంటిది రూబిక్స్ క్యూబ్ ఒక గోల్ కి సాధారణ ఉదాహరణ ఇది ప్రాథమికంగా సీరియబుల్ కాదు ఈ సమస్య వంటిది అంటే మీరు మొదటి గోల్ ని సాధించడానికి మార్గం లేదు మరియు ముఖ్యంగా తరువాత దానిని సాధించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఇటువంటి సమస్యలను నాన్ సీరియబుల్ సబ్ గోల్స్ అని అంటారు తదుపరి తరగతిలో మనం ఒక విధానాన్ని చూస్తాము దీనిని కొంతమంది నాన్ లీనియర్ ప్లానింగ్ అని పిలుస్తారు ఇది ఈ రకమైన సమస్యను సమర్థవంతంగా పరిష్కరించే అవకాశాన్ని అనుమతిస్తుంది దాని అర్థం ఏమిటి మీరు ఈ సమస్య గురించి ఆలోచిస్తే ఈ సుస్మాన్ యొక్క అసంబద్ధత దానిని పరిష్కరించడానికి ఉత్తమ మార్గం అనుసరిస్తుంది మీరు d ని అన్స్టాక్ చేసి టేబుల్ మీద ఉంచండి ఇవి రెండు చర్యలు తరువాత మీరు b ని తీసుకొని దానిని ఉంచి దానిని d పైకి స్టాక్ చేయండి ఇవి మరో రెండు చర్యలు అప్పుడు మీరు a ని తీసుకొని దానిని b పైకి స్టాక్ చేయండి ఇవి ఆరు చర్యలు కానీ ఈ రెండు మార్గాలు ఆరు చర్యలతో ప్లాన్ ను ఇవ్వబోవు వాస్తవానికి వారు చివరికి గోల్ ని కూడా సాధిస్తారు కానీ ఇది ఇక్కడ మరో రెండు చర్యలు చేయాల్సి ఉంటుంది మరియు ఇది ఇక్కడ కనీసం నాలుగు చర్యలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా నేను తప్పనిసరిగా సరైన ప్లాన్ ను కనుగొనలేను తదుపరి తరగతిలో ఒక సరైన ప్లాన్ ను కనుగొనే అవకాశాన్ని తప్పనిసరిగా తెరిచి ఉంచే విధానాన్ని మనం పరిశీలిస్తాము మీరు దానిని చూడవచ్చు ఒక ఆప్టిమల్ ప్లాన్ కనుగొనడం కొరకు మీరు గోల్స్ మధ్య మారాలికొంత కోణంలో మీరు b పైన d పెట్టడం ద్వారా ప్రారంభించినప్పుడు ఉదాహరణకు మీరు దీనిని చేయడం ప్రారంభించినప్పుడు అప్పుడు మీరు d పెట్టినప్పుడు మీరు ఏమి చేస్తారు మీరు d ని అన్స్టాక్ చేసి టేబుల్ మీద ఉంచండి మరియు మీరు ab పై a సాధించాలనుకుంటున్నారు అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు b పైన a స్టాక్ చేస్తే మీరు b ని d పైన స్టాక్ చేయలేరని గ్రహించండి మీరు ab పై సాధించే గోల్ని విడిచిపెట్టి bd పై సాధించే మరొక గోల్ కి మారారు ఈ సందర్భంలో మీరు సరైన ప్లాన్ ను కనుగొంటారు కానీ గోల్ స్టాక్ ప్లానింగ్ ఎందుకంటే ఇది సబ్ గోల్స్ ను సీరియలైజ్ చేస్తుంది నేను నా మొదటి గోల్ని పూర్తిగా పరిష్కరిస్తాను మరియు తరువాత రెండవ గోల్ కు వెళ్లండి తప్పనిసరిగా అలా చేయలేను మనం ఇక్కడ ఆగుతాము మరియు తదుపరి తరగతిలో మనం ఈ నాన్ లీనియర్ ప్లానింగ్ తీసుకుంటాము